ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలసిస్ అండ్ డిజైన్ యొక్క మాడ్యూల్ 3 కు స్వాగతం మునుపటి మాడ్యూళ్ళలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎదుర్కొంటున్న కొన్ని పెద్ద సవాళ్లను పరిశీలించాము సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు అధిక శాతం వైఫల్యాన్ని కలిగి ఉన్నాయి మరియు దాని ఆధారంగా చివరి మాడ్యూల్లో సాఫ్ట్వేర్ అభివృద్ధి ఎదుర్కొనే కొన్ని విలక్షణమైన సంక్లిష్టతలు ప్రాబ్లం డొమైన్ నుండి ఉత్పన్నమయ్యే సమస్యలు బాహ్య సంక్లిష్టత టీంలను నిర్వహించడం వంటి ఇబ్బందులను మరియు డిస్క్రీట్ వ్యవస్థ ప్రవర్తన మరియు ఫ్లెక్సిబిలిటీ నుండి ఉత్పన్నమయ్యే సమస్యలు చూడటానికి ప్రయత్నించాము ఇప్పుడు మనము ఈ సంక్లిష్టతను ఎలా నిర్వహించాలో నెమ్మదిగా ప్రారంభిస్తాము కాబట్టి ప్రస్తుత మాడ్యూల్ మరియు తరువాతి వాటిలో ఈ సంక్లిష్టతను ఎలా నిర్వహించాలో నెమ్మదిగా వర్గీకరించడం ప్రారంభిస్తాము మొదట ఈ మాడ్యూల్లో మనం చేసేది ఏమిటంటే మనము అనేక రకాల సంక్లిష్ట వ్యవస్థలను పరిశీలించి ఆ స్వాభావిక నిర్మాణం ఏమిటో గమనించడానికి ప్రయత్నిస్తాము స్వాభావిక ప్రవర్తన ఏమిటి మరియు ఆ ప్రక్రియ ద్వారా మనము తరువాతి సమయంలో కానానికలైజ్ చేయగల కొంత సాధారణతను సంగ్రహించడానికి ప్రయత్నిస్తాము ఆపై డిజైన్ను నిర్వహించడానికి సంక్లిష్టతను నిర్వహించడానికి ఒక వ్యూహాన్ని కనుగొంటాము కాబట్టి ఈ ప్రస్తుత మాడ్యూల్ సంక్లిష్ట వ్యవస్థల నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది మరియు మనము 3 ఉదాహరణలు 1 మానవనిర్మిత 1 సహజ మరియు 1 సామాజిక వ్యవస్థను తీసుకుంటాము మరియు దాని నుండి మనము సంక్లిష్ట వ్యవస్థ యొక్క లక్షణాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము మాడ్యూల్ అవుట్ లైన్ ఇంతకు ముందే మీకు తెలిసినట్లుగా ప్రతి స్లైడ్ యొక్క ఎడమ బార్లో కూడా ప్రదర్శించబడుతుంది కాబట్టి మనం పరిశీలించే మొదటి వ్యవస్థ మానవ నిర్మిత వ్యవస్థ పర్సనల్ కంప్యూటర్ యొక్క అవుట్ లైన్ ఏమిటో అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నిస్తాము మనందరికీ పర్సనల్ కంప్యూటర్ తెలుసు కాబట్టి కొన్ని పర్సనల్ కంప్యూటర్లు ఎంత సామర్థ్యం ఉన్నదైనా నేను ఏదైనా నిర్దిష్ట పర్సనల్ కంప్యూటర్ గురించి మాట్లాడటం లేదు ఇందులో ల్యాప్టాప్ కూడా ఉంటుంది అన్నింటిలో కూడా ప్రోగ్రామ్లను అమలు చేసే ప్రాథమిక భాగం అయిన సిపియు ఉంటుందని మీకు తెలుస్తుంది ఇది ప్రోగ్రామ్లను నిల్వ చేయడానికి డేటాను నిరంతర ప్రాతిపదికన నిల్వ చేయడానికి హార్డ్ డిస్క్ కలిగి ఉండాలి అవుట్పుట్ పరికరంతో మనతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇది ఒక మానిటర్ ని కలిగి ఉండాలి దీనికి ఇన్పుట్ పరికరంగా కీబోర్డ్ ఉండాలి మరియు సాధారణంగా ఇది తొలగించగల స్టోరేజ్ ను usb లేదా DVD వంటి సెకండరీ స్టోరేజ్ కలిగి ఉంటుంది ఇవి పర్సనల్ కంప్యూటర్ను నిర్వచించే కనీస భాగాలు ఇప్పుడు నేను ఈ ప్రతి భాగాన్ని తీసుకుంటే నేను CPU ని ఉదాహరణగా తీసుకుంటే CPU వాస్తవానికి అనేక ఉప భాగాలు లేదా ఉప వ్యవస్థలను కలిగి ఉంటుందని నేను చెప్పగలను ఇది తప్పనిసరిగా గణిత గణన కండిషన్ చెకింగ్ మరియు మొదలైనవి చేసే కోర్ యూనిట్ అయిన అర్థమెటిక్ అండ్ లాజిక్arithmetic and logical అంకగణిత మరియు తార్కిక యూనిట్ కలిగి ఉండాలి CPU లో ప్రైమరీ మెమరీ ఉండాలి ఇది మనము ఆపరేట్ చేసే ఫాస్ట్ మెమరీ మరియు CPU యొక్క పరిధీయ బాహ్య పరికరాలకు అనుసంధానించే బస్సులను కలిగి ఉంటుంది ఇప్పుడు మనం మళ్ళీ ALU అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ ని చూస్తే అప్పుడు మనం డికాంపొస్ చేసి ఇతర ఉప వ్యవస్థలను కనుగొనవచ్చు అది ALU రిజిస్టర్లను కలిగి ఉండాలి దీనికి కంట్రోల్ లాజిక్control logic నియంత్రణ తర్కం ఉంటుంది దీనికి ఇతర ఫ్లోటింగ్ పాయింట్ యూనిట్ ఇంటీజర్ యూనిట్ బ్రాంచ్ యూనిట్ ఉంటుంది అన్నీ ఇక్కడ జాబితా చేయబడలేదు అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ కలిగి ఉండే అన్నింటిని జాబితా చేయడం సాధ్యం కాదు ఇప్పుడు మనం మరింత లోతుగా వెళితే ప్రత్యేకంగా రిజిస్టర్లో చూస్తే సాధారణంగా ఈ రోజు రిజిస్టర్లు NAND గేట్స్ ఇన్వర్టర్లు మరియు ఇతర రకాల గేట్ల డిజిటల్ లాజిక్తో నిర్మించబడ్డాయని మనకు తెలుసు ఇప్పుడు మీరు ఒక నిర్దిష్ట NAND గేటును పరిశీలిస్తే ఒక Cmos టెక్నాలజీ పరంగా NAND గేట్ గ్రహించబడుతుంది కనుక దీనికి cmos గేట్లు మరియు ఇంటర్కనెక్ట్లు ఉంటాయి కాబట్టి మనం ప్రత్యేకంగా పరిశీలిస్తే ఇది పర్సనల్ కంప్యూటర్ యొక్క అత్యధిక స్థాయి డికాంపొజిషన్ నేను దీనిని ఈ విధంగా చూస్తే మనకు సిపియు ఉంది నాకు హార్డ్ డిస్క్ ఉంది నాకు మానిటర్ ఉంది నాకు కీబోర్డ్ ఉంది నాకు యుఎస్బి ఉంది సిపియులో ALU ఉంది దానికి మెమరీ ఉంది మరొక భాగం ఇది ఇక్కడ మెమరీ అని చెప్పటానికి వీలు కల్పిస్తుంది అప్పుడు దీనికి ఈ విభిన్న భాగాలు ఉన్నాయి ఇప్పుడు నేను ALU తీసుకుంటే మళ్ళీ వాటిలో రిజిస్టర్లు ఉన్నాయి నేను రిజిస్టర్లు తీసుకుంటే వాటిలో నాకు గేట్లు ఉన్నాయి కాబట్టి మనం ఈ సోపానక్రమంలో కొనసాగుతూ ఉంటే మొత్తం వ్యవస్థను క్రమానుగత భాగాలు క్రమానుగత ఉపవ్యవస్థల సమాహారంగా వర్ణించవచ్చు ఇక్కడ ప్రతి వ్యవస్థకు కొన్ని ఉపవిభాగాలు ఉపవ్యవస్థలు ఉంటాయి మరియు ఉన్నత స్థాయి వ్యవస్థలలో ఒక భాగంగా ఉంటాయి ఇప్పుడు ఇది మనం పర్సనల్ కంప్యూటర్ విషయంలో గమనించాము కాబట్టి ప్రాథమిక స్థాయిలో పర్సనల్ కంప్యూటర్ యొక్క బిల్డింగ్ బ్లాక్ చాలా సాధారణమైనదని మనం చూడవచ్చు అంటే ఇవి ప్రాథమికంగా గేట్లు NAND గేట్ ఇన్వర్టర్ కాబట్టి మీరు ALU గురించి మాట్లాడుతున్నా లేదా మీరు మెమరీ గురించి మాట్లాడుతున్నా లేదా మీరు హార్డ్ డిస్క్ గురించి మాట్లాడుతున్నా ప్రాథమికంగా ఇవి అనేక ప్రిమిటివ్ గేట్లతో నిర్మించబడినవి మరియు మరొక వైపు CPU లో ఉన్న బస్సులను ఒక CPU నుండి హార్డ్ డిస్క్కు అనుసంధానించే బస్సులను నిర్వచించడానికి వేర్వేరు ఇంటర్కనెక్ట్లు ఉన్నాయి కాబట్టి ఒక వైపు పర్సనల్ కంప్యూటర్లో సంక్లిష్టతల అనేక ఇతర వ్యవస్థలు మరియు ఉపవ్యవస్థలు ఉన్నాయి మరొక వైపు ఈ కంప్యూటర్లు నిర్మించబడిన కొన్ని ప్రిమిటివ్ అంశాలు ఉన్నాయి ఇప్పుడు దీనితో పర్సనల్ కంప్యూటర్ గురించి ఈ పరిశీలనతో మనము కొన్ని సాధారణ లక్షణాలను చేయడానికి ప్రయత్నించవచ్చు మరియు మనము నెమ్మదిగా ఆ లక్షణాలపై ఆధారపడతాము మనము గమనించే మొదటి విషయం ఏమిటంటే సోపానక్రమం యొక్క ప్రతి స్థాయి ఒక అబ్స్ట్రక్షన్ లేయర్ abstraction layer సంగ్రహణ పొరను సూచిస్తుంది అంటే నేను ఒక పర్సనల్ కంప్యూటర్ గురించి మాట్లాడితే అది ఒక అబ్స్ట్రక్షన్ ఒక భావన మరియు అందువల్ల ఇది ఈ పర్సనల్ కంప్యూటర్ సోపానక్రమం యొక్క ఉన్నత స్థాయిలో ఉందని నేను చెప్పగలను ఇప్పుడు ఇది హెచ్డిడి మానిటర్ కీబోర్డ్ మరియు క్రమానుగతంగా అనేక ఇతర స్థాయిలను కలిగి ఉందని నేను చెప్తున్నాను ఇప్పుడు CPU కి ALU ఉంది దీనికి మెమరీ ఉంది దీనికి బార్లు ఉన్నాయి కాబట్టి నేను నొక్కి చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే మీరు ప్రతిదాన్ని పరిశీలిస్తే మీరు ఈ లేయర్ ను పరిశీలిస్తే నేను ఈ లేయర్ ను పరిశీలిస్తే అప్పుడు ఈ లేయర్ యొక్క ఈ విభిన్న భాగాలు కలిసి హయ్యర్ లేయర్ ను నిర్మిస్తాయి ఇక్కడ మీరు ఏదైనా నిర్దిష్ట భాగాన్ని పరిశీలిస్తే అది మళ్ళీ ఇతర ఉప భాగాలచే నిర్మించబడింది కాబట్టి ప్రతి లేయర్ ఇతర లేయర్ పైన నిర్మించబడింది CPU యొక్క ఈ లేయర్ ఈ లేయర్ పైన నిర్మించబడింది CPU HDD మెమరీ మానిటర్ కీబోర్డ్ అన్నీ తదుపరి లేయర్ ను తయారు చేస్తాయి కాబట్టి CMOS గేట్లు NAND గేట్లను నిర్మిస్తాయి NAND గేట్లు రిజిస్టర్లను నిర్మిస్తాయి మరియు ఈ బహుళ లేయర్డ్ నిర్మాణం యొక్క ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పటికీ ప్రతి లేయర్ ను స్వతంత్రంగా అర్థం చేసుకోవడం అనేది ప్రధాన లక్షణం నేను మరే లేయర్ తో సంబంధం లేకుండా విడిగా స్వతంత్రంగా CPU ని అధ్యయనం చేయగలను అవి స్వతంత్రంగా పని చేయగలుగుతాయి దీనిని క్లియర్ సెపరేషన్ ఆఫ్ కన్సర్న్ clear seperation of concern విషయాల స్పష్టమైన విభజన అంటారు నేను ALU యొక్క పనితీరును పరిశీలించినప్పుడు నేను ఒక మెమరీ ఉందని అనుకుంటాను దీని ద్వారా నేను ఒక డేటాను పంపగలను మరియు నేను కోరుకున్నంత కాలం ఉంచగలను కానీ మెమరీలోని DRAMS మెమరీలోని ఫ్లిప్ ఫ్లాప్లు నిజంగా ఎలా పనిచేస్తాయో నేను నిజంగా తెలుసుకోవలసిన అవసరం లేదు మరియు నేను మెమరీని నిర్వహించడంపై దృష్టి పెట్టినప్పుడు వేర్వేరు పోర్ట్లు ఏమిటి చిరునామా ఎలా డీకోడ్ చేయాలి మొదలైనవి తెలుసుకోవలసిన అవసరం లేదు ALU లో సంఖ్యలు ఎలా జోడించబడుతున్నాయనే దానిపై నిజంగా ఆందోళన లేదు నాకు తెలిసినదంతా ఏమిటంటే ALU లేదా CPU కొన్ని వాల్యూస్ ను నిల్వ చేయమని లేదా మెమరీ నుండి తిరిగి పొందమని అడగవచ్చు మరియు ఆ సమయంలో మనము ఆ అభ్యర్థనకు ప్రతిస్పందించవచ్చు కాబట్టి ఈ స్వతంత్రత మనము చూస్తున్నట్టుగా విషయాల విభజన అని పిలువబడు ఈ స్వతంత్రత తమలో తాము వేర్వేరు వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేయగల విధంగా ఉంటుంది మరియు వ్యవస్థల మధ్య ఒక ఇంటర్ కనెక్షన్ ఉంది ఇది స్పష్టంగా పేర్కొనబడి స్పష్టంగా ఉండాలి ఈ సోపానక్రమం మరియు ఉపవ్యవస్థలలోని భాగాల యొక్క స్వతంత్రతతో పాటు కొన్ని సాధారణ సేవలు మరియు లక్షణాలు లేయర్లలో భాగస్వామ్యం చేయబడుతున్నాయని మనము మరికొన్ని పరిశీలనలు చేయవచ్చు ఉదాహరణకు మీలో ఎలక్ట్రికల్ సైన్సెస్ యొక్క కనీస నేపథ్యం ఉన్న చాలామందికి తెలిసినట్లుగా నాకు CPU ఉంటే అప్పుడు CPU కి పవర్ అవసరం CPU యొక్క అన్ని భాగాలకి మెమరీకి పవర్ కావాలి BUS కి పవర్ కావాలి ALU కి పవర్ కావాలి రిజిస్టర్లకు పవర్ కావాలి మరియు ప్రతి భాగం విడివిడిగా పవర్ ని పొందదు ఒక పవర్ ట్రీ ఉంది ఇది వివిధ రకాల భాగాలకు పవర్ ని పంపిణీ చేస్తుంది ఈ పవర్ ట్రీ ఒక సాధారణ సౌకర్యం కోసం వివిధ భాగాల ద్వారా భాగస్వామ్యం చేయబడిన సాధారణ సేవ కోసం ఉంది మరియు ప్రతి అనేక వ్యవస్థలలో ఈ ప్రత్యేక భావన వర్తిస్తుందని మనము చూస్తాము వీటన్నిటిని బట్టి చూస్తే మనకు ప్రతి వ్యవస్థ యొక్క అనేక ఉపవ్యవస్థలు ఉన్నాయి మరియు మనం వ్యవస్థను మరియు ఉపవ్యవస్థను విడిగా చూసినప్పుడు ఆసక్తికరమైన పరిశీలనను కనుగొంటాము మనం ఉపవ్యవస్థలను ఒక సేకరణగా తీసుకుంటే మనం వాటిని ఒకచోట చేర్చుకుంటే అప్పుడు మనకు లభించే వ్యవస్థ వాస్తవానికి ఉపవ్యవస్థ సేకరణ కంటే ఎక్కువ ALU స్వయంగా ఒక రిజిస్టర్లో 2 సంఖ్యలను మాత్రమే జోడించగలదు ప్రైమరీ మెమరీ కొన్ని విలువలను నిల్వ చేయగలదు ఆ విలువలను తిరిగి పొందగలదు బస్సు ఒక పాయింట్ నుండి మరొకదానికి మాత్రమే విలువను తీసుకు వెళ్ళగలదు కానీ మీరు వాటిని ఒక CPU లో ఉంచినప్పుడు అది ఒక ప్రోగ్రామ్ను అమలు చేయగలదు మరియు మొత్తం యొక్క ప్రవర్తన దాని భాగాల మొత్తం ప్రవర్తన కంటే ఎక్కువగా ఉందని మీరు చెప్పినప్పుడు ఈ సూత్రాన్ని ఎమర్జెంట్ బిహేవియర్ ప్రిన్సిపుల్emergent behavior principle ఉద్భవిస్తున్న ప్రవర్తన సూత్రం అంటారు కాబట్టి CPU యొక్క ప్రవర్తన ALU యొక్క ప్రవర్తన మెమరీ యొక్క ప్రవర్తన మరియు బస్సు యొక్క ప్రవర్తన కంటే ఎక్కువ కలిసి ఉంచినప్పుడు లేదా కలిసి ఉంచినప్పుడు సరిగ్గా ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటే అప్పుడు అవి మొత్తం వ్యవస్థను నిర్మిస్తాయి ఇది అధిక ఉద్భవిస్తున్న ప్రవర్తనను కలిగి ఉంటుంది చివరగా మనము గమనించేది ఏమిటంటే సిస్టమ్స్ కాంప్లెక్స్ సిస్టమ్స్ ఈ విభిన్న సోపానక్రమం అయిన క్రాస్ డొమైన్ సామాన్యతను ప్రదర్శిస్తాయి పర్సనల్ కంప్యూటర్ పరంగా చర్చిస్తున్న సామాన్యత నేను ఆధునిక కార్లలో ఒకదానికి వెళ్లి స్టీరింగ్ కంట్రోల్ బ్రేక్ కంట్రోల్ ఎయిర్ కండిషన్ కంట్రోల్ విండ్ కంట్రోల్ మరియు వివిధ ఉపవ్యవస్థలను పరిశీలించడానికి ప్రయత్నిస్తే మనకు ఇలాంటివి కనిపిస్తాయి అక్కడ ప్రాసెసర్లు సారూప్యమైన చాలా సారూప్యమైన కార్యాచరణను కలిగి ఉంటాయి అందువల్ల నేను CPU రకమైన లేదా పర్సనల్ కంప్యూటర్ రకమైన సంక్లిష్ట వ్యవస్థ యొక్క కార్యాచరణను అర్థం చేసుకుంటే ఇది కారు యొక్క వివిధ ఉపవ్యవస్థలను అర్థం చేసుకోవడానికి నాకు చాలా సహాయపడుతుంది మరియు ఎయిర్ క్రాఫ్ట్ నియంత్రణలను మొబైల్ ఫోన్లను అర్థం చేసుకోవడానికి అదే లాజిక్తర్కం వర్తిస్తుంది కాబట్టి క్రాస్ డొమైన్ సామాన్యత చాలా ఉంది కాబట్టి ఇవి పర్సనల్ కంప్యూటర్ల యొక్క మన ఉదాహరణ నుండి మనం చేస్తున్న కొన్ని సాధారణ పరిశీలనలు ఇప్పుడు సహజ వ్యవస్థ అయిన తదుపరి వ్యవస్థను చేపట్టడానికి ముందుకు వెళ్దాం మరియు మొక్కల నిర్మాణాన్ని పరిశీలిస్తాము నేను వృక్షశాస్త్రజ్ఞుడు కాదు నేను వృక్షశాస్త్రం గురించి చాలా ఎక్కువ జ్ఞానాన్ని ఆశించను కాని మనమందరం పాఠశాలలో చదివిన ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాము ఒక మొక్క ప్రధానంగా మూడు భాగాలను కలిగి ఉంటుంది భూమిలోకి వెళ్ళే మూలాలు ఉండాలి సాధారణంగా కాండం ఉంటుంది మరియు ఆకులు ఉంటాయి మూలాలు మట్టి నుండి పోషణ నీరు ఖనిజాలను గ్రహిస్తాయి కాండం వీటిని మూలాల నుండి ఆకుల వరకు తీసుకువెళుతుంది మరియు ఆకులు నీరు ఖనిజాలు మరియు సూర్య కిరణాలను కిరణజన్య సంయోగక్రియ చేయడానికి ఉపయోగిస్తాయి తద్వారా ఆహారం తయారు చేయబడుతుంది ఇవి బేసిక్స్ కాబట్టి నేను మొక్కను ఒక వ్యవస్థగా చూస్తే ఇవి వాటి కార్యాచరణతో కూడిన 3 ప్రధాన ఉపవ్యవస్థలు ఇప్పుడు మళ్ళీ పర్సనల్ కంప్యూటర్ల మాదిరిగానే మనం డికాంపొజిషన్ ప్రారంభించి ఉపవ్యవస్థలను పరిశీలించవచ్చు మూలాలు శాఖల మూలాలను కలిగి ఉంటాయి అవి నేల గుండా ఉంటాయి అవి చివరలో రూట్ హెయిర్ ఉన్నాయి హెయిర్ చివర రూట్ అపెక్స్ మరియు రూట్ క్యాప్ ఉన్నాయి కాబట్టి ఏదైనా మూలాలు సాధారణంగా జాబితా చేయబడిన నాలుగు వేర్వేరు ఉపవ్యవస్థలను కలిగి ఉన్నాయని భావించవచ్చు క్రమంగా శాఖ మూలాలు కణాల సేకరణను కలిగి ఉంటాయి ప్రతి కణం క్లోరోప్లాస్ట్ న్యూక్లియస్ కలిగి ఉంటుంది నేను ప్రతినిధి ఆలోచన ఇవ్వడానికి కొన్ని ఉపవ్యవస్థలను మాత్రమే విస్తరించాను మనం ఇవన్నీ విస్తరిస్తే అది నిజంగా వృక్షశాస్త్రంలో ఒక వ్యాసంగా మారుతుంది అదేవిధంగా మనం ఆకులను చూస్తే అవి బాహ్యచర్మం మెసోఫిల్ మరియు వాస్కులర్ కణజాలాలను నిర్వచించే ఉపవ్యవస్థలతో ఏర్పడతాయి కాండం మరియు బహుళస్థాయిలకు ఇలాంటి డికాంపొజిషన్ సాధ్యమే కాబట్టి ఇది సహజ వ్యవస్థలో మనం కనుగొన్నది మరియు ఇది ఎలా అమలు చేయబడిందో చూస్తే చాలా తక్కువ బిల్డింగ్ బ్లాక్స్ తో అని చెప్తాము వివిధ రకాలైన కణాలు మరియు ఒక ద్రవాన్ని తీసుకువెళ్ళడానికి నాళాలు ఉన్నాయి అవి ఉపవ్యవస్థ యొక్క ఒక భాగం నుండి మరొక భాగానికి సమాచారాన్ని తీసుకువెళతాయి మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఇది మనం చూసిన పర్సనల్ కంప్యూటర్ తో చాలా పోలి ఉంటుంది పర్సనల్ కంప్యూటర్ ఇంటర్కనెక్ట్లు మరియు గేట్లు వంటి బిల్డింగ్ బ్లాక్లను కలిగి ఉన్న క్లిష్టమైన వ్యవస్థ అదేవిధంగా మొక్కల వంటి సంక్లిష్ట వ్యవస్థలు కణాలు నాళాల పరంగా చాలా తక్కువ బిల్డింగ్ బ్లాక్లను కలిగి ఉంటాయి ఇప్పుడు నేను మిమ్మల్ని పర్సనల్ కంప్యూటర్ పరంగా చర్చించిన అదే క్యారెక్టరైజేషన్ చార్టుకు తిరిగి తీసుకువెళతాను అదే పాయింట్ల సమితి కాని నేను ఈ పాయింట్లను ఇప్పుడు ప్లాంట్ సిస్టమ్ సందర్భంలో చదువుతాను మళ్ళీ ఇది క్రమానుగత శ్రేణి అని మనము చూశాము ఇవి వివిధ స్థాయిలలో అబ్స్ట్రక్షన్ కలిగి ఉంటుంది మొక్క అత్యధిక స్థాయి అబ్స్ట్రక్షన్లో ఉంది అప్పుడు మీకు మూలాలు కాండం మరియు ఆకులు ఉన్నాయి మూలాలు శాఖ మూలాలు కలిగి ఉంటాయి కాబట్టి ప్రతి లేయర్ మళ్ళీ మరొక లేయర్ పైన నిర్మించబడింది కణాలు శాఖల మూలాలను ఏర్పరుస్తాయి శాఖ మూలాలు మూలాలను ఏర్పరుస్తాయి కాబట్టి మీరు శాఖ మూలాలను పరిశీలిస్తే అది కణాలను ఉపయోగించాలి అది దాని పైన నిర్మించబడింది మీరు శాఖల మూలాలను పరిశీలిస్తే అవి మూలాలను నిర్మించటానికి సహాయపడతాయి మరియు వాటిలో ప్రతి ఒక్కటి ఈ ఉపవ్యవస్థలలో ప్రతి ఒక్కటి ఒక ఆకులాగా స్వతంత్రంగా అర్ధం చేసుకోవచ్చు మరియు అవి విషయాల యొక్క స్పష్టమైన విభజనతో స్వతంత్రంగా పనిచేస్తాయి మూలాలు పనిచేసే విధానం తెలుసుకోవడానికి ఆకులో కిరణజన్య సంయోగక్రియ ఎలా జరుగుతుందో తెలుసుకోవలసిన అవసరం లేదు మరియు మనము ఆకును అధ్యయనం చేసినప్పుడు మూలాలకు నీరు మరియు ఖనిజాలను గ్రహించడానికి జరిగే ఆస్మాసిస్ను మనం నిజంగా అర్థం చేసుకోవలసిన అవసరం లేదు మరలా కలిసి మనం ఒక కాండం తీసుకోవచ్చు ఆకును తీసుకోవచ్చు మనము ఒక మొక్కను వేరుచేయగలము కాని మీరు వాటిని కలిపి వ్యవస్థలో పెట్టినప్పుడు సరిగ్గా ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటే ఈ భాగాల స్వతంత్ర ప్రవర్తన కంటే ఖచ్చితంగా పెద్దదిగా ఉండే మొక్క యొక్క ఉద్భవిస్తున్న ప్రవర్తనను మీరు కనుగొంటారు మరియు చాలా ఆసక్తికరంగా సహజ ప్రపంచం క్రాస్ డొమైన్ సామాన్యత యొక్క గణనీయమైన మొత్తాన్ని చూపుతుంది ఉదాహరణకు మొక్కల వ్యవస్థలకు సమాంతరంగా జంతువుల వ్యవస్థలను అధ్యయనం చేస్తే జీర్ణవ్యవస్థలు పునరుత్పత్తి వ్యవస్థలు శ్వాసకోశ వ్యవస్థలు వంటి వివిధ ప్లాట్ వ్యవస్థల యొక్క సమానమైన సోపానక్రమం మనకు కనిపిస్తుంది మనం దానిని డికాంపొజిషన్ చేస్తూ పోవచ్చు కాని మనం ప్రాథమిక బిల్డింగ్ బ్లాక్లకు వెళ్ళినప్పుడు అవి మళ్ళీ కణాలు కాబట్టి కణాలు భిన్నంగా ఉంటాయి అవి వేర్వేరు రకాల కణాలు జంతు కణాలు కొన్ని లక్షణాలను కలిగి ఉంటాయి మొక్క కణాలు వేరే లక్షణాలను కలిగి ఉంటాయి కానీ ప్రాథమిక భాగం కాదనడానికి లేకుండా అవి కణాలే అవి మొక్కలు మరియు జంతువుల రెండింటి పర్యవసానాలు కాబట్టి డొమైన్ అంతటా పర్సనల్ కంప్యూటర్ విషయంలో మనం చూసినట్లుగానే ఇక్కడ సాధారణతను కనుగొంటాము ఇక మూడవ ఉదాహరణగా మనం ఒక సామాజిక పరిపాలనా వ్యవస్థను తీసుకుందాం మనమందరం భారతదేశంలో ఉన్నందున మరియు విద్యకు సంబంధించి ఉన్నాము కాబట్టి నేను ఒక ఉదాహరణగా భారతదేశంలో విద్యావ్యవస్థను తీసుకుంటాను కాబట్టి మనం భారతదేశంలోని విద్యావ్యవస్థను పరిశీలిస్తాము మీరు దానిని మొత్తం వ్యవస్థగా తీసుకొని విశ్లేషించడానికి ప్రయత్నిస్తే అవి సిఎఫ్టిఐల వంటి కేంద్ర నిధులతో కూడిన సాంకేతిక సంస్థల పరంగా గణనీయంగా విభజించబడిందని మీరు కనుగొంటారు అప్పుడు ఉన్నత విద్యను నియంత్రించే విశ్వవిద్యాలయ నిధుల కమిషన్ లేదా AICTE వంటి సంస్థలు ఉన్నాయి మరియు పాఠశాల విద్యను నియంత్రించే CBSE ICSE మరియు మొదలైనవి ఉన్నాయి ఇప్పుడు మీరు వీటిలో దేనినైనా పరిశీలిస్తే ప్రత్యేకించి సిఎఫ్టిఐ ఐఐటి సిఎఫ్టిఐ లాంటిదని సిఎఫ్టిఐ అని మీరు కనుగొంటారు మీరు వివిధ విభాగాలు గ్రంథాలయాలు స్టేడియం ఆడిటోరియం మరియు మొదలైనవి కనుగొంటారు ప్రతి విభాగంలో విద్యార్థులు ఉపాధ్యాయులు సిబ్బంది ఉంటారు అదేవిధంగా మీరు యుజిసికి వెళ్లి డికాంపొజిషన్ ప్రారంభిస్తే మీకు విశ్వవిద్యాలయాలు కనిపిస్తాయి విశ్వవిద్యాలయాలకు కళాశాలలు ఉంటాయి కళాశాలలకు విభాగాలు ఉంటాయి విభాగాలకు విద్యార్థులు ఉంటారు సిబిఎస్ఇలో పాఠశాలలు ఉన్నాయి పాఠశాలల్లో విద్యార్థులు ఆట స్థలాలు మరియు మొదలైనవి ఉన్నాయి సాంఘిక రాజకీయ పరిపాలనా స్వభావం ఉన్న వ్యవస్థలో మనం ఒక వైపు అది నిజంగా సంక్లిష్టమైన వ్యవస్థ అని చూస్తాం కాని అది మళ్ళీ అదే రకమైన సోపానక్రమం అదే రకమైన వ్యవస్థ ఉపవ్యవస్థ డికాంపొజిషన్ ని చూపిస్తుంది బిల్డింగ్ బ్లాక్స్ చాలా ఉన్నాయి విద్యావ్యవస్థలో కొన్ని బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయి ఒకటి నాలెడ్జ్ డెలివరీ అంటే ప్రజలు ఎలా బోధిస్తారు ఒకటి పరీక్ష అంటే పొందిన జ్ఞానం ఎలా తనిఖీ చేయబడుతుంది మరియు ప్రజలు ఈ సంస్థలలో ఎలా చేరారు మరియు వారు ఎలా గ్రాడ్యుయేట్ కాబడి ఈ ఇన్స్టిట్యూట్ నుండి బయటకు వెళతారు మీరు ఈ ఇన్స్టిట్యూట్స్ మరియు విద్యావ్యవస్థలన్నింటినీ పరిశీలిస్తే ఈ ప్రత్యేకమైన బిల్డింగ్ బ్లాక్లను మన ప్రత్యేకతను నిర్వచించడంపై ఇది ఆధారపడి ఉందని మనము కనుగొంటాము అప్పుడు మీరు ఈ వ్యవస్థలను రూపొందించడానికి వివిధ వైవిధ్యాలను పరిస్థితులను జోడిస్తారు కాబట్టి మన సంక్లిష్ట వ్యవస్థల యొక్క వర్గీకరణకు తిరిగి అదే స్లైడ్ ని విద్యా వ్యవస్థ పరంగా మనము దీనిని వివరిస్తున్నాము మరలా అత్యధిక అబ్స్ట్రక్షన్ భారతదేశంలో విద్యావ్యవస్థ దాని క్రింద మనకు సిఎఫ్టిఐ మరియు యుజిసి ఉన్నాయి మరియు అవన్నీ మరియు తరువాత తగినవి ఉన్నాయి ఉదాహరణకు మనము దీనిని ప్రత్యేకంగా పరిశీలిస్తే విభాగాలు కళాశాలలను నిర్మిస్తాయి కళాశాలలు విశ్వవిద్యాలయాలను నిర్మిస్తాయి కాబట్టి మీరు కళాశాలలను పరిశీలిస్తే అది విభాగాల పొర పరంగా నిర్మించబడింది మరియు కళాశాలలు విశ్వవిద్యాలయ పొరను నిర్మించే పరంగా వెళ్తాయి కాబట్టి మనము ఒక పర్సనల్ కంప్యూటర్ వ్యవస్థ మరియు మొక్కల వ్యవస్థ కోసం చూసిన నిర్మాణమే మనము ఇక్కడ చూస్తున్నాము ఈ వ్యవస్థలు ఈ వ్యవస్థలలో చాలా మటుకు స్వతంత్రంగా అర్థం చేసుకోగలవని మనం చూస్తాము ఇక్కడ విషయాల యొక్క విభజన ఉంది డిపార్ట్మెంట్ మరియు లైబ్రరీ కలిసి పనిచేయవలసి ఉంటుంది కానీ ఒక విభాగం ఎలా పనిచేస్తుంది మరియు అది దాని తరగతులు మరియు పరీక్షలను ఎలా నిర్వహిస్తుంది అనేది పుస్తకాల అవసరం పుస్తకాల ఇష్యూ మరియు ఇతరత్రా ఉన్న లైబ్రరీ వ్యవస్థ అర్థం చేసుకోవలసిన అవసరం లేదు కాబట్టి వారు ఇన్స్టిట్యూట్స్ అనేక విభాగాల మధ్య ఎండ్ టు ఎండ్ వంటి చాలా సాధారణ సేవలను ఆనందించారు కానీ అవి ఒకే విధంగా ఉన్నాయి వారు ఒకే టెలిఫోన్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు మరియు చివరకు వారు ఉద్భవిస్తున్న ప్రవర్తనను ప్రదర్శించాలి మనము లైబ్రరీని విడిగా డిపార్టుమెంటును లేదా ఆట స్థలాన్ని విడిగా తీసుకున్నప్పుడు మనకు కొన్ని కార్యాచరణలు ఉన్నాయి కానీ మీరు వాటిని కలిపి ఉంచినప్పుడు మనకు పెద్ద కార్యాచరణ ఉన్న కళాశాల ఉంది మీరు 100 కళాశాలలను ఒక విశ్వవిద్యాలయం క్రింద ఉంచినప్పుడు మనకు సాంప్రదాయ ప్రవర్తన ఉంది మరియు ఖచ్చితంగా క్రాస్ డొమైన్ కార్యాచరణ పరంగా కూడా విభిన్న పద్ధతులు విద్యావ్యవస్థలో ఉన్న వివిధ లక్షణాలను కూడా అనేక ఇతర వ్యక్తులు ఆనందిస్తున్నారని మనము కనుగొన్నాము ఉదాహరణకు ఉపాధ్యాయులు మరియు సిబ్బంది యొక్క సెలవు విధానం ప్రభుత్వ రంగ విభాగాల లోని ఉపాధ్యాయుల మరియు సిబ్బంది సెలవు విధానంతో సమానంగా ఉంటుంది కాబట్టి ఈ ఉదాహరణల నుండి మనం తీర్మానించదలిచినది ఏమిటంటే అవి మానవ నిర్మితమైనవా అవి సహజమైనవా అవి సామాజికమైనవా లేదా ఇతర రకాలవా అనే దానితో సంబంధం లేకుండా ఈ వివిధ రకాలైన వ్యవస్థల మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయి 2313 కాబట్టి ప్రతి వ్యవస్థలో పర్సనల్ కంప్యూటర్ ప్లాంట్ ఎడ్యుకేషన్ సిస్టం అన్నింటిలో కూడా కొన్ని ప్రిమిటివ్ బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయని మనము చూశాము సమయం 2328 స్లైడ్ చూడండి మరియు మొత్తంగా చెప్పాలంటేసంక్లిష్ట వ్యవస్థలు క్రమానుగతమైనవి మరియు అవి మానవ నిర్మిత వ్యవస్థ ఇది సహజ వ్యవస్థ లేదా ఏ విధమైన వ్యవస్థ అనేదానికి స్వతంత్రంగా మొత్తం చాలా లక్షణాలను ప్రదర్శిస్తాయి సంక్లిష్ట వ్యవస్థ సాధారణంగా ఈ లక్షణాలను చూపుతుంది కాబట్టి ఇవి మీ సులభమైన సూచన కోసం అన్ని ఇన్స్టాంటియేషన్ల సేకరణ మరియు నా దగ్గర కొన్ని అదనపువి కూడా ఉన్నాయి కానీ నేను శుద్ధ పరచి మీకు చూపిస్తాను వివిధ సంక్లిష్ట వ్యవస్థల నిర్మాణం యొక్క ఈ చిన్న అధ్యయనం నుండి మనం తిరిగి తీసుకోవాలనుకుంటున్న ది ఏమిటంటే క్లుప్తంగా సంగ్రహించడానికి సంక్లిష్ట వ్యవస్థ లు క్రమానుగత శ్రేణిని కలిగి ఉంటాయి ఇది మనము చేస్తున్న ప్రధాన పరిశీలన మరియు ఇది సంగ్రహణ స్థాయిల యొక్క బహుళ పొరలను కలిగి ఉంది మరియు సంగ్రహణ యొక్క స్థాయిలు పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి ప్రతి స్థాయి ఉన్నత స్థాయికి మద్దతు ఇస్తుంది మరియు దిగువ స్థాయి నుండి మద్దతు తీసుకుంటుంది ప్రతి స్థాయిని దేనికదే అర్థం చేసుకోవచ్చు ఒక స్థాయిలోని వేర్వేరు భాగాలు వేర్వేరు విషయాలను కలిగి ఉంటాయి వీటిని స్వతంత్రంగా అధ్యయనం చేయవచ్చు ప్రతి స్థాయి కలిసి తదుపరి స్థాయికి పెద్ద కార్యాచరణను నిర్మిస్తుంది మరియు ఈ వ్యవస్థల పరంగా చాలా క్రాస్ డొమైన్ సామాన్యత ఉంది కాబట్టి మనము సంక్లిష్టతను వాస్తవంగా ఎలా నిర్వహిస్తాము అనే సమస్యతో మనము ప్రారంభించాము మరియు సంక్లిష్ట వ్యవస్థను విశ్లేషించడానికి ముందుకు వెళ్ళడానికి ఇది మన మొదటి అడుగు మరియు కొన్ని ఉదాహరణల ద్వారా మనము విశ్లేషించి సంక్లిష్ట వ్యవస్థలు నిజంగా సంక్లిష్టంగా ఉన్నప్పటికీ అవి చాలా సాధారణ లక్షణాలు చూపిస్తాయని నిర్ధారణకు వచ్చాము కాబట్టి మనము వ్యూహాలను రూపొందించుకుంటే ఈ లక్షణాల ఆధారంగా ఈ గుణాల ఆధారంగా మరింత విశ్లేషణను రూపొందిస్తే కొత్త సంక్లిష్ట వ్యవస్థను మరింత సమర్థవంతంగా విశ్లేషించగలమని మనము ఆశిస్తున్నాము కాబట్టి ఈ ఉద్దేశ్యంతో ఈ పరిశీలనలన్నింటినీ చాలా స్ఫుటమైన రూపాల్లో ఉంచడానికి మనము ముందుకు వెళ్తాము మరియు దీనిని సాధారణంగా సంక్లిష్ట వ్యవస్థల యొక్క 5 గుణాలు అంటారు ప్రతి సంక్లిష్ట వ్యవస్థ క్రమానుగత నిర్మాణాన్ని కలిగి ఉంటుంది మరియు ఈ సోపానక్రమం నేరుగా నిర్వచించబడిన ప్రిమిటివ్ లో ముగుస్తుంది ఇప్పుడు ఏది ప్రిమిటివ్ మరియు ప్రిమిటివ్ కాదు అనేది ఒక వ్యక్తిగత నిర్ణయం ఈ భాగాల మధ్య విషయాల యొక్క బలమైన విభజన ఉంటుంది డొమైన్లలో సారూప్యతలు ఉన్నాయి కాబట్టి డొమైన్లలో సాధారణ నమూనాలు ఉన్నాయి మరియు ఇటువంటి సంక్లిష్ట వ్యవస్థల యొక్క మొత్తం అభివృద్ధి ఐటరేటివ్ రిఫైన్మెంట్ iterative refinement పునరుక్తి శుద్ధీకరణ ప్రక్రియ ద్వారా జరగాలి కాబట్టి ప్రతి దశలో మనకు కొన్ని ఇంటర్మీడియట్ రూపాలు ఉండాలి కాబట్టి మనం మాట్లాడిన ఒక క్రమానుగత వ్యవస్థను త్వరగా వివరించడానికి మనము ఈ మాడ్యూల్ ప్రారంభం నుండి మాట్లాడుతున్నాము మనము ఈ వ్యవస్థల గురించి మాట్లాడుతున్నాము కాబట్టి అవి పరస్పర సంబంధం ఉన్న ఉపవ్యవస్థలు ఉప ఉపవ్యవస్థలు మరియు మొదలైన వాటితో కూడి ఉంటాయి మరియు దిగువన అవి ప్రాథమిక భాగాలను కలిగి ఉంటాయి అన్ని సంక్లిష్ట వ్యవస్థలు క్రమానుగత స్వభావంతో ఉండటం మరియు ఈ ప్రవర్తనను చూపించడం అవసరమా అని మీరు ఇప్పుడు ప్రశ్నించవచ్చు వాస్తవికత ఏమిటంటే మనము అధ్యయనం చేసే సంక్లిష్ట ఉపవ్యవస్థలు ఈ ప్రవర్తనను చూపిస్తాయి లేదా మనం దీనిని భిన్నంగా చెప్పాలంటే మనం అధ్యయనం చేయగల సంక్లిష్ట వ్యవస్థలు మాత్రమే ఈ ప్రవర్తనను చూపిస్తాయి మరియు ఈ సోపానక్రమం ఉన్న చోట సాఫ్ట్వేర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం గురించి ఆలోచించటానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఇది మన ప్రాథమిక ఊహ యొక్క రకం సోపానక్రమం బేస్ లైన్ యొక్క రకం ఇది సంక్లిష్ట వ్యవస్థ యొక్క పునాది భాగం దీనిపై మిగిలిన 4 గుణాలు నిర్మించబడతాయి